క్వాంటం మెకానిక్స్ పై ఈ కోర్సులో ఇదే చివరి ఉపన్యాసం మరియు మీలో చాలా మందికి ఈ కోర్సు మొదటిసారి అయి ఉండవచ్చు కాబట్టి ఇది నిజంగా బేసిక్ క్వాంటం మెకానిక్స్ ల పరిచయం ఈ కోర్సులో నేను చేయాలనుకున్నది ఆలోచనలపైన దృష్టి పెట్టడం కాబట్టి క్వాంటం మెకానిక్స్ ఎలా ప్రారంభించాలో అక్కడ నుండి మనము మొదలుపెట్టాము కాబట్టి మనము చేసిన మొదటి పని బ్లాక్ బాడీ రేడియేషన్ని పరిచయం చేయడం మరియు అది క్వాంటైజ్డ్ ఎనర్జీలను కలిగి ఉన్న బ్లాక్ బాడీ లోని ఆశిలేటర్ లకు దారితీసింది ఆపై మనము ఐన్స్టీన్ అందించిన క్వాంటైజేషన్ విద్యుదయస్కాంత ఆశిలేటర్ లకు మాత్రమే పరిమితం కాదు కానీ మెకానికల్ ఆశిలేటర్ లకు కూడా వర్తిస్తుందని మాట్లాడాము ఐన్స్టీన్ కూడా రేడియేషన్ పరిమాణాన్ని ప్రవేశపెట్టి ఫోటాన్ భావనను అందించడంతోపాటు ఉష్ణోగ్రత 0 వైపు వెళుతున్నప్పుడు ఘనపదార్థాల యొక్క స్పెసిఫిక్ హీట్ గురించి సరైన వివరణ ఇచ్చిందని చూశాము కాబట్టి ఇది క్వాంటం ఆలోచనలకు ఆరంభం మరియు మనము దాని ద్వారా చూస్తాము మరియు తరువాతి పెద్ద అడుగు కాంతితో పరమాణువుల పరస్పర చర్యలో వచ్చింది మరియు అణువులు నిర్దిష్ట ఫ్రీక్వెన్సీ ని గ్రహించాయి లేదా నిర్దిష్ట ఫ్రీక్వెన్సీలను అందిస్తాయి మరియు ఇది బోర్ మోడల్ భావనకు దారితీసింది హైడ్రోజన్ పరమాణువు అది సరైన పౌనఃపున్యాలను ఇస్తుంది కానీ తీవ్రతలను ఎలా లెక్కించాలో తెలియదు మరియు దాని కోసం ఐన్స్టీన్ A మరియు B కోయెఫిషియంట్ల ఆలోచనలను ప్రవేశపెట్టారు మరియు పరస్పర చర్య అనేది నిజానికి సంభావ్యత అని చెప్పారు ఒక అణువు ఒక ఫోటాన్ ను ఇవ్వబోతున్నప్పుడు లేదా అది ఎక్కడ అబ్సార్బ్ అనేది వాస్తవానికి సంభావ్యత ద్వారా నిర్ణయించబడుతుంది మరియు ఇవి a మరియు b కోయెఫిషియంట్ల ద్వారా వివరించబడ్డాయి బోర్ అందించిన మాడ్యూల్ చాలా పరిమితంగా ఉంటుంది మరియు సోమెర్ఫెల్డ్ విల్సన్ క్వాంటైజేషన్ షరతుల ద్వారా మరింత అభివృద్ధి వచ్చింది దీని ద్వారా ఇప్పటికీ అనేక వ్యవస్థలను పరిష్కరించగలం అయినా మొత్తం క్వాంటం మెకానిక్స్ కు ఇది స్పష్టంగా లేదు ఇది హాడ్జ్ పాడ్జ్ ఇది శాస్త్రీయ ఆలోచనలు మరియు క్వాంటం ఆలోచనల కలయిక క్లాసికల్ మరియు క్వాంటం మెకానిక్ల మధ్య కరస్పాండెన్స్ని అన్వేషించడం ప్రారంభించిన తర్వాత పెద్ద జంప్ వచ్చింది మరియు దీనిని మేట్రిక్స్ మెకానిక్స్ యొక్క పూర్తి క్వాంటం వర్షన్ ఇవ్వడానికి హైసెన్బర్గ్ ఉపయోగించారు ఏదేమైనా మ్యాట్రిక్స్ మెకానిక్స్ క్లిష్టంగా ఉన్న సిస్టమ్ లకు వర్తింపజేయడమనేది చాలా కష్టంగా ఉన్నట్లు గుర్తించబడింది మరియు కదిలే పార్టికల్ తో సంబంధం ఉన్న డి బ్రోగ్లీ తరంగాలకు ష్రోడింగర్ తరంగ సమీకరణాన్ని ఇచ్చినప్పుడు పెద్దగా ఏమీ పురోగతి జరగలేదు కాబట్టి ఇది ష్రోడింగర్ సమీకరణం అని పిలవబడింది ష్రోడింగర్ సమీకరణాన్ని మాత్రమే ఇవ్వలేదు అతను హైసెన్బర్గ్ యొక్క మ్యాట్రిక్స్ మెకానిక్స్ మరియు వేవ్ మెకానిక్స్ ల సమానత్వాన్ని కూడా చూపించాడు దీని వలన భౌతిక పరిమాణాలకు సంబంధించిన ఆపరేటర్లను ఉపయోగించడం అవసరం క్వాంటం సూత్రాలను స్థాపించడానికి ఇదే మనం కోర్సులో గడిపే సమయం మరియు ఆ తర్వాత మనము చేసినది క్వాంటం మెకానిక్స్ ను మరియు ప్రత్యేకించి ష్రోడింగర్ సమీకరణం 2 విభిన్న సిస్టమ్లకు వర్తింపజేయడం ప్రారంభించింది కాబట్టి బాక్స్ హార్మోనిక్ ఆశిలేటర్ హైడ్రోజన్ అణువులోని పార్టికల్ వంటి వ్యవస్థల కోసం ష్రోడింగర్ సమీకరణాన్ని మనము పరిష్కరించాము ఆపై ఫ్రీ పార్టికల్స్ తరువాత త్రీ డైమెన్షనల్ స్పెరికల్లీ సిమెట్రిక్ సిస్టమ్స్ చివరకు పీరియాడిక్ పొటెన్షియల్ లో కదులుతున్న పార్టికల్స్ కు ప్రతి ఒక్క దానికి భౌతిక ప్రతిరూపం ఉంది కాబట్టి ఒక బాక్స్లోని పార్టికల్ ఒక పాలిమర్లోని ఎలక్ట్రాన్లతో ముడిపడి ఉంటుంది తరువాత హార్మోనిక్ ఆశిలేటర్ బ్లాక్ బాడీ రేడియేషన్ను వివరించడానికి మరియు ఘనపదార్థాల స్పెసిఫిక్ హీట్ అదృశ్యమవడం గురించి వివరించడానికి హార్మోనిక్ ఆశిలేటర్ లెక్కించబడిందని మనమందరం తెలుసుకున్నాము కాబట్టి ఇది స్పెక్ట్రా యొక్క వివరణ హైడ్రోజన్ అణువు యొక్క ప్రతిరూపాన్ని కలిగి ఉంది అప్పుడు ఫ్రీ పార్టికల్స్ మెటల్స్ కు అనుగుణంగా ఉంటాయి మరియు ఫెర్మి ఎనర్జీ మరియు ఫెర్మి వేవ్ వెక్టర్ అనే ఆలోచనను మనము ప్రవేశపెట్టాము ఇందులో అణువులు మరియు మరికొన్ని వ్యవస్థలు ఉన్నాయి పీరియాడిక్ పొటెన్షియల్ లో పార్టికల్స్ కదిలే సాలిడ్లు మెటల్ ఇన్సులేటర్లు మరియు సెమీకండక్టర్లకు అనుగుణంగా ఉంటాయి ఇవన్నీ చేస్తున్నప్పుడు నేను చాలా గణితాన్ని ఉపయోగించకుండా నన్ను నేను చాలా నిగ్రహించుకున్నాను మరియు దానిని తెలియజేయడానికి సంక్లిష్ట గణనలను చేయలేదు క్వాంటం మెకానిక్స్ యొక్క ఈ అన్ని అప్లికేషన్ల వెనుక ఉన్న ఆలోచనలకు వీలైనంత సరళమైన మార్గం ఉంటుంది కాబట్టి మీరు క్వాంటం యొక్క ఈ నేర్చుకునే ప్రక్రియలో కొనసాగాలనుకుంటే మీరు అధునాతన కోర్సులు మరియు అనేక ఇతర అంశాలు తెలుసు కోవాలి క్వాంటం మెకానిక్స్ అనేది మైక్రోస్కోపిక్ సిస్టమ్ లకు పరిష్కార మార్గం మాత్రమే కాదు కానీ ఇది చాలా ప్రాథమిక అవగాహన అలాగే కొత్త ప్రాథమిక అవగాహనను అందించింది కాబట్టి నేను అన్సర్టైనిటీ సూత్రంతో ప్రారంభిస్తాను అది మనము నిర్దిష్ట పరిమాణాలను ఖచ్చితత్వంతో కలిసి కొలవలేమని ఇది సాధ్యమైనంత చిన్నదిగా ఉంటుందని పేర్కొంది అప్పుడు ఇది ఎక్కడో ఒక పార్టికల్ ను కనుగొన్న సంఘటనల యొక్క సంభావ్య వివరణను ఇచ్చింది ఇది మొమెంటమ్ మరియు ఇప్పుడు అది మన ఆలోచనా విధానాన్ని చాలా వరకు మార్చింది ప్రజలు ఇప్పుడు క్వాంటం కంప్యూటర్ల గురించి మాట్లాడుతున్నారు ప్రజలు ఇప్పుడు టెలిపోర్టేషన్ గురించి మాట్లాడుతున్నారు లేదా మీకు తెలుసు క్వాంటం మెకానిక్లతో సింగిల్లను రవాణా చేయడం అనేది క్వాంటం క్రిప్టోగ్రఫీ కాబట్టి చాలా అనువర్తనాలు ఉన్నాయి మరియు మనము ఇప్పటి వరకూ చేసినది కేవలం మంచుకొండ యొక్క కొనను తాకడం మాత్రమే మీరు మరింత నేర్చుకోవాలనుకుంటే మీరు మరింత అధునాతన కోర్సులు తీసుకోవాలి అలాగే ఈ పని ఎక్కువగా జరుగుతున్న చోట ఆ పరిసరాలలో ఉండాలి మీరు నాతో లేదా క్వాంటం మెకానిక్స్ నేర్పించే మీ టీచర్లతో టచ్లో ఉండాలని నేను ఆశిస్తాను మీరు మరింత తెలుసుకోవాలనుకుంటే మరియు మీకు పూర్తి స్వాగతం పలుకుతున్నాను దీనితో మనము ఈ కోర్సును ముగించాము నేను మీకు నేర్పించాలని అనుకున్నది పూర్తి చేయడానికి అలాగే మీరు మంచి సమయం గడిపారని నేను ఆశిస్తున్నాను